ఈరోజు ఉపన్యాసంలో ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ మరియు మొదటి ఇంటెగ్రల్ ఈక్వేషన్ పరిచయం గురించి చూస్తాము కాబట్టి ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ అంటే ఏమిటి మరియు మీరు ఇప్పటివరకు చూసిన ఇతర ఈక్వేషన్ కంటే ఇది ఎలా భిన్నంగా ఉందో మీకు ఒక ఆలోచనను అందించడానికి చాలా సరళంగా ఉంచుతాము కాబట్టి దీనిని చూడటానికి మనం ఏమి చేస్తాము అంటే ఎలక్ట్రోడైనమిక్స్లోకి వెళ్లము మనం ఒక స్టాటిక్ కేసును తీసుకుంటాము 9వ తరగతి విద్యార్థిలు కూడా మీకు తెలిసిన ఈ ఈక్వేషన్ చెప్పగలరు ఆ విధమైన విషయం ఛార్జ్ కారణంగా పొటెన్సియల్ మరియు మనం దానిని పరిష్కరిస్తాము కాబట్టి లైన్ ఛార్జ్ సమస్య చూద్దాం కాబట్టి లైన్ ఛార్జ్ అంటే మనం x కలిగి ఉన్నాము ఇది అక్షం మరియు ఇక్కడ మనం ఒక కండక్టర్ ఉంచాము ఇది ఒక కండక్టర్ మరియు ఇక్కడ వ్యాసం 2a అని చెప్పవచ్చుదీనిని సన్నని తీగ లాంటిది అని ఊహించవచ్చు మనం y యాక్సిస్ వెంట ఉంచాము మరియు ఇది స్టాటిక్స్ సమస్య కాబట్టి సమయానికి భిన్నంగా ఉండే ఫీల్డ్లు ఏవీ లేవు మరియు మనం మొత్తం విషయాన్ని స్థిరమైన వోల్టేజ్కి కనెక్ట్ చేసాము కాబట్టి మనం దానిని సులభతరం చేద్దాం దానిని 1 వోల్ట్గా చేద్దాం కాబట్టి y యాక్సిస్ వెంట ఉన్న ఈ వైర్ కొంత పొడవు L కలిగి ఉంది 1 వోల్ట్ ఉంది మీరు దానిని మరింత సరళమైన ఖచ్చితమైన కండక్టర్గా మార్చుతారు ఇప్పుడు మీకు చెప్పమని అడిగితే ఇక్కడ ఏదో ఒక సమయంలో వోల్టేజ్ V ఉందా ప్రతిచోటా ఛార్జీలు ఉన్నాయి ఇప్పుడు ఈ వైర్కు సర్ఫేస్ ఉన్నప్పటికీ ఇది నా ఉద్దేశ్యం అది రెండు ఇది వాస్తవిక వస్తువు ఇది వైర్ దానికి కొంత సర్ఫేస్ వైశాల్యం ఉంది కానీ మన సమస్యలను సరళీకృతం చేయవచ్చు ఎందుకంటే చుట్టూ మరేమీ లేదు అన్ని చార్జీలు సర్కమ్ఫరెన్సు గురించి ఏకరీతిగా మరియు సమరూపంగా పంపిణీ చేయబడతాయి కాబట్టి సర్ఫేస్ తో వ్యవహరించే బదులు మనం సులభతరంగా చేయవచ్చు మరియు కేవలం ఒక లైన్తో వ్యవహరించవచ్చు మీరు సరైన సర్ఫేస్ పొందాలనుకుంటే సరైన ఛార్జ్ పొందాలంటే మీరు చుట్టుకొలత ద్వారా లేదా ఏదైనా దాని ద్వారా గుణించాలి కాబట్టి మనం లైన్ ఛార్జ్తో వ్యవహరిస్తాము ఇప్పుడు ఈ సమయంలో ఉన్న సామర్థ్యం ఏమిటి అని మిమ్మల్ని అడిగితే మీరు ఏ చట్టాన్ని ఉపయోగిస్తారు అవును గాస్ చట్టాల నుండి వస్తుంది ఇక్కడ ప్రతి చిన్న పాయింట్ నుంచి సహకారాన్ని సంకలనం చేయండి కాబట్టి మనం ఇక్కడ వ్రాసిన ఈ ఈక్వేషన్ మీకు ఒక పాయింట్ r వద్ద వోల్టేజ్ ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ మొత్తం పొడవులో మనకు చాలా చిన్న చిన్న ఛార్జీలు ఉన్నాయి ఇది సమ్మేషన్ కాదు అది ఇంటిగ్రల్ కాబట్టి ఇక్కడ ⍴అంటే ఏమిటి దానిని మీరు ఏమని పిలుస్తారు విద్యార్థి లైన్ ఛార్జ్ లైన్ ఛార్జ్ సాంద్రతఉంది dl మరియు హారం లో భౌతికంగా ఎలా ఉండాలి విద్యార్థి దూరం ఛార్జ్ మరియు పాయింట్ మధ్య దూరం ఇది మనకు మొత్తం పోటెన్షియల్ వస్తుంది ఎందుకంటే అది వాటి కారణంగా ఉన్న మొత్తం పోటెన్షియల్ మరియు మనం ఇక్కడ వ్రాసిన ఈ R కేవలం యూక్లిడియన్ దూరం కాబట్టి x y మరియు z ఇది అబ్జర్వర్ పాయింట్లు మరియు ప్రధాన కోఆర్డినేట్లు దేనికి అనుగుణంగా ఉంటాయి విద్యార్థి మూలం సోర్స్ పాయింట్ కాబట్టి అది కూడా పరిమితులు అంటే ఇంటిగ్రేషన్ యొక్క వేరియబుల్ కాబట్టి ఛార్జీలు ఉన్న వైర్ వెంట ఉన్న పాయింట్లను అవి సూచిస్తాయి కాబట్టి ప్రధాన కోఆర్డినేట్లు సోర్స్ పాయింట్లు మరియు ఇక్కడ ఇది పరిశీలకుడు పాయింట్ ఇప్పుడు మీరు సరైన సమస్యలు తీసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ అబ్జర్వర్ పోటెన్షియల్ తెలుసుకోవాలనుకుంటున్నాము పోటెన్షియల్ కనుగొనడానికి మనం ఇక్కడ ఈ వ్యక్తీకరణకు వచ్చాము ఇది అన్ని ఇతర వేరియబుల్స్ యొక్క ఫంక్షన్గా పోటెన్సిల్ ను అందిస్తుంది కాబట్టి సమస్య ఏమిటి మీకు ఏమి తెలుసు నీకు ఏమి తెలియదు మనకు తెలుసా ఫంక్షన్ r'గా వైర్తో పాటు పొడవు యొక్క ఫంక్షన్గా మనకు ఛార్జ్ డెన్సిటీ తెలుసా మనకు సమస్య పూర్తవుతుందని తెలిస్తే మనం ఈ ఇంటిగ్రల్ ను విశ్లేషించాలి మరియు మనం V ను పొందుతాము కానీ ఛార్జ్ పంపిణీ మీకు నిజంగా తెలుసా మనకు తెలియదు కాన్స్టాంట్ వోల్టేజ్ సోర్స్కి కనెక్ట్ చేయబడిందా అని మీకు చెప్పాను కాబట్టి వైర్ వెంట వోల్టేజ్ 1 వోల్ట్ కానీ ఇప్పుడు ఛార్జీలు తమను తాము ఎలా పంపిణీ చేస్తాయి ఉదాహరణకు మనం ఛార్జీలను పెడితే r ప్రైమ్ ఫంక్షన్గా ⍴ కాన్స్టాంట్ గాఉంటుందా అది భౌతికంగా అర్థవంతమైనదేనా మనకు 10 ఛార్జీలు ఉంటె 1 2 3 4 5 6 7 8 9 10 ఛార్జీలు పెట్టాము మరియు మనం వాటిని వదిలేస్తే అలానే ఉంటాయా అవి ఎక్కడికి వెళ్తాయి విద్యార్థి దాని ప్రకారం అది ఒక్కొకటి అనుగుణంగా కదులుతూ కానీ అకారణంగా మీరు ఎలాంటి పంపిణీని ఆశిస్తున్నారు అవి ఒక్కొకటి దూరమవుతాయి అది లైన్ ఛార్జీలు వాటికి దూరంగా ఉంటాయి అవి ఏ పాయింట్ వరకు వెళ్ళగలవు విద్యార్థి సమతౌల్యం వరకు సమతౌల్యం వరకు కాబట్టి అది కేంద్రం వైపు లేదా చివర్ల వైపుకు వెళ్తుంది విద్యార్థి ముగింపు మనం చివరన ఆశిస్తున్నాము ఎందుకంటేఎండ్ పాయింట్లలో నుండి ఎటువంటి ఫోర్స్ ఉండదు మరియు పరిస్థితి చాలా నాటకీయంగా లేదని అనుకుంటున్నాము కాబట్టి విధమైన ఛార్జీలు అక్కడ ఉండిపోతాయి మనకు ⍴ తెలిస్తే ఈ సమస్య చాలా సులభం మనం ఈ ఇంటిగ్రల్ సంఖ్యాపరంగా లేదా విశ్లేషణాత్మకంగా పరిస్థితిని బట్టి లెక్కిస్తాము మరియు మీకు వోల్టేజ్ వస్తుంది కాబట్టి మనం దేనినైనా పరిష్కరించడానికి వివరాలు లేకపోతే ముందు మనం తెలిసిన దాన్ని తీసుకుందాం కాబట్టి ముందుగా మనం ను స్పేస్ ఫంక్షన్గా కనుగొనాలి మనం ఒక్కసారి ను కనుగొన్న తర్వాత సమస్య చాలా సులభం మనం దాన్ని ఈ ఈక్వేషన్లో ఉంచి వోల్టేజ్ని కనుగొంటాము అన్ని ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఈ సాధారణ సూత్రం వర్తించి కనుగొంటారు మనకు ఇంటర్మీడియట్ వేరియబుల్ ఉంది దాని అంతగా పట్టించుకోనవసరం లేదు ఉద్దేశ్యం ఏమిటంటే ఇక్కడ ఉన్న ఈ అబ్జర్వర్ పోటెన్షియల్ ను కనుకోవాలనుకుంటున్నాము అతను లేదా ఆమె లైన్ ఛార్జ్ డెన్సిటీ ఏది అనే దానిపై ఆసక్తి లేదు కాబట్టి మీరు వాస్తవ వోల్టేజ్ను పరిష్కరించే ముందు మీరు ఒక ఇంటర్మీడియట్ వేరియబుల్ కోసం పరిష్కరించాలి కాబట్టి ఇది సరైన వ్యూహం కాబట్టి ఇక్కడ అన్నోన్ ⍴ మరియు ఏది తెలిసినది ఇక్కడ ఉన్న కాన్స్టాంట్ విషయం కాన్స్టాంట్ వోల్టేజ్ అని ఇచ్చాము ఈ సమస్యను పరిష్కరించడానికి మన దగ్గర తగినంత ఉందా మనం 1 వోల్ట్ సోర్స్కి కనెక్ట్ చేసిన వైర్ గురించి ఆలోచించాము సూత్రప్రాయంగా ఇది బాగానే ఉండాలి కానీ ఈ ఈక్వేషన్ ని చూస్తే కొంచెం గందరగోళంగా అనిపిస్తుంది దీన్ని మనం ఎలా కనుగొంటాం కాబట్టి మనకు ఇచ్చిన మొత్తం సమాచారాన్ని సంగ్రహించే ఈక్వేషన్ వ్యవస్థకు ఏదో ఒక విధంగా చేరుకోవాలి కాబట్టి మీకు ప్రధానంగా ఇవ్వబడినది ఏమిటంటే వోల్టేజ్ కాన్స్టాంట్ గా 1 వోల్ట్ మొత్తం వోల్టేజ్ 1 వోల్ట్ ఎక్కడ ఉంది 1 వోల్టేజ్ అని పిలవబడే ఇది ఎక్కడ ఉంది స్పేస్ లో అంతా 1 వోల్ట్ అని అంటారు విద్యార్థి y0 మరియు yL y0 మరియు yL మధ్యలో ఎందుకు విద్యార్థి ఈక్వి పోటెన్షియల్ ఇది ఒక ఈక్వి పోటెన్షియల్ కాబట్టి ప్రతిచోటా మనం వైర్ వోల్టేజ్లో ఏదైనా పాయింట్ను ఎంచుకుంటే 1 వోల్టేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న ఈ ఈక్వేషన్ తీసుకుంటే ఈ R ఇక్కడ ఉంది ఉద్దేశ్యం ఏమిటంటే ఇది నిజానికి ఇలా వ్రాయబడింది ఇది సోర్స్ మరియు అబ్జర్వర్ పాయింట్ మధ్య దూరం సోర్స్ పాయింట్ మీద ఛాయిస్ లేదు సోర్స్ పాయింట్ ఫిక్స్ చేయబడి లైన్ ఛార్జ్ వెంట ఉంటుంది కాబట్టి మనం r అబ్జర్వర్ పాయింట్ను ఎక్కడ ఎంచుకోవాలో పేర్కొనడం ఇక్కడ 1 డిగ్రీ ఉంది కాబట్టి మనం అత్యాశతో ఉంటాము ఈ సమయంలో వైర్ నుండి దూరంగా ఉండే అవకాశం కావాలి కానీ మనం అంత అత్యాశతో ఉండకూడదు ఈ పాయింట్గా r ని పరిష్కరించవద్దు కాబట్టి ఈ ఈక్వేషన్ ని మనం ఎలా పరిష్కరిస్తారో తెలియదు కాబట్టి వోల్టేజ్ తెలిసిన చోట మనం ఈ r ని ఎంచుకోగలము కాబట్టి y యాక్సిస్ వెంట ఉండడానికి మనం ఈ r ని ఎంచుకుంటే కాబట్టి ఈ పాయింట్లలో దేనిని మనం ఎలా వర్గీకరిస్తాము y యాక్సిస్ వెంట వెళ్లే పాయింట్ల ఎదురుగా ఉన్న xyz కోఆర్డినేట్లు ఎలా ఉంటాయి విద్యార్థి 0 0 y0 y మరియు వేరువేరు y లకు ఇది 0 నుండి L వరకు మారుతుంది కాబట్టి ఇది r ఈ పాయింట్ల కోసం మీకు పొటెన్సియల్ తెలుసు కాబట్టి ఈ ఈక్వేషన్ యొక్క ఎడమ వైపు అది ఏమి అవుతుంది ఇక్కడ ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ల కోసం దాని ఎడమ వైపు ఏమిటి విద్యార్థి 1 1 మనకు తెలుసు అది 1 వోల్ట్ కాబట్టి మనం 1 అనేది 114o సమానం అని వ్రాస్తాము L మరియు ల ఇంటిగ్రల్ గా మనం ఈ r' ను చేసుకుందాం dy' మరియు వేరేది అంటే x0 మరియు y 0 x' y' ను ఇప్పుడు విస్మరించవచ్చు కాబట్టి ఇది ఈ రెండింటి ఫంక్షన్ వేరియబుల్స్ కాబట్టి r ని ఈ విధంగా ఎంచుకోవడం ద్వారా జరిగిన మరొక మంచి విషయాన్ని గమనించండి ఈ హారం 0 కి వెళ్తుందా లేదు ఎందుకంటే మూలాలు కండక్టర్ సర్ఫేస్ పై ఉన్నాయి మరియు మనం ఎంచుకున్న r కండక్టర్ యాక్సిస్ మీద ఉందని మనం చెప్పాము కాబట్టి ఈ రెండు పాయింట్ల మధ్య కనీస దూరం ఎంత ఈ కేసులో కాబట్టి ఇది r y y' 0 కి సమానం ఎప్పుడూ జరగదు మరియు మనకు ఇది అవసరం ఎందుకంటే మనం నిజానికి 1r ద్వారా విభజిస్తున్నాము కాబట్టి మనం ఈ ఈక్వేషన్ కి వస్తే ఏకత్వం లేదు కాబట్టి ఏమీ జరగదు విద్యార్థి సర్ మనం సర్ఫేస్ ను తీసుకుంటే సర్ఫేస్ ఎందుకంటే ఛార్జీలు వెళ్తాయని మరియు మనం అవి సర్ఫేస్ పైకి ప్రవహిస్తాయని ఆశిస్తున్నాము విద్యార్థి మనం అంచనా వేయడం లేదు లేదు మనం ఛార్జీలను సర్ఫేస్ ఉన్నట్లు అంచనా వేస్తున్నాము వాస్తవిక పరిస్థితుల్లో అది కండక్టర్ కు అందించబడతాయి కానీ అది సమరూపంగా పంపిణీ చేయబడును కాబట్టి 2 డైమెన్షనల్ సర్ఫేస్ పంపిణీతో వ్యవహరించే బదులు మనం కేవలం లైన్ ఛార్జ్తో ఎందుకు వ్యవహరించకూడదు మరియు సర్ఫేస్ విషయం పొందడానికి సాధారణీకరించబడిందని మనకు తెలిసిన తర్వాత ప్రతిసారీ పునరావృతమవుతుంది కాబట్టి మన గణనను సులభతరం చేయడానికి ఛార్జీలు ఒక లైన్లో ఉన్నట్లుగా చేద్దాం దానిని సరళంగా ఉంచడానికి సర్ఫేస్పై కాబట్టి ఈ విధమైన అనుకూలమైన ఊహలు మీరు విద్యుదయస్కాంతం అంతా చేసినట్లు కనుగొన్నారు లేకపోతే అనవసరంగా మీరు 2 లేదా 3 డైమెన్షనల్ ఈక్వేషన్ ని పరిష్కరిస్తారు వాస్తవానికి వాస్తవ భౌతిక శాస్త్రం 1 డైమెన్షనల్ మాత్రమే మరియు మనం ఈ ఊహను చేయవచ్చు ఎందుకంటే ఈ కరెంట్ అంటే ఈ వైర్ ఖాళీ ప్రదేశంలో ఉంది కాబట్టి యొక్క ఫంక్షన్గా ఛార్జీలు సమరూపంగా పంపిణీ చేయబడతాయి కాబట్టి మనం దానిని వదిలివేస్తాము కాబట్టి మీరు ఇప్పుడు చూసినది మొదటి ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇప్పుడు మనం దీన్ని ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని ఎందుకు పిలుస్తాము మీరు ఈక్వేషన్ ని మరోసారి ఇక్కడ తెలియకపోతే చూడండి ఈ సందర్భంలో అన్నోన్ అన్నోన్ ఇంటిగ్రల్ వద్ద లోపల ఉంది అందుకే దీనిని ఇంటిగ్రల్ ఈక్వేషన్ అంటారు కాబట్టి ఇది అనేక రకాల ఇంటిగ్రల్ ఈక్వేషన్ కు ఒక ఉదాహరణ మాత్రమే కాబట్టి మనం ఇంటిగ్రల్ ఈక్వేషన్ రకాలను ఒక చిన్న కాంటూర్ గా చేస్తాము కాబట్టి మనం ఎగువ నుంచి ప్రారంభిస్తాము కాబట్టి మనం ఇప్పుడు చూసినది ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఇది 1 వ రకం కాబట్టి ఇక్కడ ఉన్న K ని కెర్నల్ అంటారు ఇక్కడ అన్నోన్ ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ స్ధిరంగా చేసినప్పుడు అది మనకు ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ని ఇస్తుంది అప్పుడు మీరు 2 వ రకమైన ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ ని కూడా కలిగి ఉంటారు తేడా ఏమిటి విద్యార్థిఅన్నోన్ అన్నోన్ ఇంటిగ్రల్స్ చిహ్నం లోపల మరియు వెలుపల లోపల మరియు వెలుపల ఉంటుంది కాబట్టి లోపల మరియు వెలుపల మరియు ఇది మాత్రమే తరువాత కోర్సులో మనం రెండింటినీ చూస్తాము అంటే మనం ఇప్పటికే మొదటిదాన్ని చూశాము మరియు తరువాత రెండవ దానిని కూడా చూస్తాము కాబట్టి ఇవి త్వరలో ఉపయోగించబడుతాయని కాదు ఇంకా రెండవ ఈక్వేషన్కి మరోక పారామీటర్ ఉందని మనం గమనించాలి అది ఈ లాంబ్డా కాబట్టి ఇది కూడా అన్నోన్ మీరు దానిని ఐజెన్వాల్యూ సమస్యకు సమానమైనది గా భావించవచ్చు మీరు ఐజెన్వాల్యూ సమస్యను వ్రాసినప్పుడు మీరు ఏమి వ్రాస్తారు మీరు Axx వ్రాస్తారు మరియు మీరు ఈ ఈక్వేషన్ ని వ్రాసినప్పుడు మీకు x మరియు అన్నోన్ మీరు రెండింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తారు కాబట్టి రెండు అన్నోన్ ఉన్న చోట మనం ఇలాంటి ఈక్వేషన్స్ ఎదుర్కొన్నాము కాబట్టి ఈ సాధారణీకరణ పారామీటర్ కూడా అన్నోన్ ఇది మీరు దానిని ఐజెన్వాల్యూ గా భావించవచ్చు కాబట్టి ఈ రెండు ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్స్ మరియు మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వీటిని చాలాసార్లు చూశాము ఈ కోర్సులో మనం చూడలేని మరో రకమైన ఇంటిగ్రల్ ఈక్వేషన్ ఉంది కానీ అది ఇంజనీరింగ్ మరియు ఆర్థిక శాస్త్రం అంతాటా ఉంటాయి దీనిని వోల్టెరా ఇంటిగ్రల్ ఈక్వేషన్ అని పిలుస్తారు ఇది ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్కి దాదాపు సమానంగా ఉంటుంది మీరు తేడాను గుర్తించారా విద్యార్థి పరిమితి ఒక వేరియబుల్ ఇంటిగ్రేషన్ యొక్క లిమిట్స్ లో వేరియబుల్ ఒకటి కాబట్టి మీకు ఇక్కడ x ఉంది ఇక్కడ x మిగతావాటికి ఒకే విధంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు రకాల ఇంటిగ్రల్ ఈక్వేషన్ మీరు ఇంజనీరింగ్ లో చూస్తారు ఇక్కడ ఈ f బాగా తెలిసినది లేకపోతే మీరు సమస్యను పరిష్కరించలేరు ఈ f సున్నా కావచ్చు లేదా సున్నా కానిది కావచ్చు ఇది జీరో ప్రామాణిక పదజాలం అయితే మనం దానిని సజాతీయ సమీకరణం అని పిలుస్తాము లేదంటే మనం దానిని సజాతీయం కానిది అని పిలుస్తాము కాబట్టి మనం మునుపటి పేజీలో ఉన్న ఈక్వేషన్ ని చూస్తున్నప్పుడు కాబట్టి V140Lr'Ryy'dy' ఇది మన ఇంటిగ్రల్ ఈక్వేషన్ కాబట్టి బోర్డులో ఉన్న ఈ నాలుగు ఈక్వేషన్ నుండి వీటిలో ఏది నచ్చుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ ఈక్వేషన్ యొక్క పూర్తి వివరణ ఏమిటి కాబట్టి ముందుగా ఫ్రెడ్హోమ్ ఎందుకు ఎందుకు వోల్టెరా కాదు లిమిట్స్ తెలుసు మరియు వాటిని స్థిరంగా ఉంచాము కాబట్టి ఇది ఫ్రెడ్హోమ్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ IE ఏ రకమైనది మొదటి రకం ఇంటిగ్రల్ చిహ్నం లోపల మాత్రమే అన్నోన్ కనిపిస్తుంది రెండవ దానిలో ఇది బయట కూడా ఉంది మరియు ఇది మొదటి రకం మరియు ఇది హోమోజీనియస్ లేదా హోమోజీనియస్ కానిది విద్యార్థి హోమోజీనియస్ కాదు ఇది హోమోజీనియస్ కానిది ఎందుకు ఎందుకంటే ఇక్కడ f ఏం ఉంది విద్యార్థి V V పొటెన్సియల్ కాబట్టి ఇది హోమోజీనియస్ కానిది ఈ కేసులో ఏమిటి మనం దీనికి మరియు దానికి మధ్య ఒకదానితో ఒకటి సారూప్యతను చేయాలనుకుంటే ఏమిటి కెర్నల్ K అంటే ఏమిటి విద్యార్థి 1 R 1 R మీకు ఇంకా ఏమి ఉంది f కాబట్టి f అనేది V అది ఇంటిగ్రల్ ఈక్వేషన్ పూర్తి వివరణ పూర్తి చేస్తుంది కాబట్టి మనం ఈ మూడింటినీ పేర్కొనాలి ఫ్రెడ్హోమ్ లేదా వోల్టెర్రా మొదటి రకం లేదా రెండవ రకం హోమోజీనియస్ లేదా హోమోజీనియస్ కానిది అయితే ఇంటిగ్రల్ ఈక్వేషన్ పూర్తిగా పేర్కొనబడుతుంది ఈ ఇంటిగ్రల్ 1 డైమెన్షన్లో ఇంటిగ్రల్ గా వ్రాయబడ్డాయి కానీ మనం ముందుకు వెళ్లే కొద్దీ అవి 2 డైమెన్షన్స్ 3 డైమెన్షన్స్ లో ఇంటిగ్రల్ గా ఉంటాయి దాని పదజాలం ఒకే విధంగా ఉంటుంది